ఇది చాలా నిర్దిష్టమైన ష్రోడింగర్ సమీకరణం ఇక్కడ సంభావ్యత కొంత సహేతుకమైన చిన్న దూరం L వద్ద కి వెళుతుందని మేము చెప్పాము తద్వారా నేను x0 మరియు xLగా సూచించే రెండు అంచుల వద్ద వేవ్ ఫంక్షన్ 0 ఇది x0 మరియు xL మధ్యలో పొటెన్షియల్ మారుతూ ఉంటుంది వేవ్ ఫంక్షన్ మధ్యలో ఏదైనా ఉండొచ్చు కానీ రెండు చివర్లలో అది 0కి వెళుతుంది మేము రెండు పద్ధతులను నేర్చుకున్నాము ఒకటి 00 మరియు కొన్ని నాన్జీరో విలువలు అని పరిగణించి x0 నుండి xL వరకు ఇంటిగ్రేట్ చేసి L0 అయ్యే విధంగా ని ఎంచుకోండి తద్వారా ఇది ఐగెన్ ఫంక్షన్ అవుతుంది మేము వివరించిన మరొక పద్ధతి ఏమిటంటే ఈ చిత్రాన్ని మళ్లీ చూడండి x0 xL L0 00 మరొక పద్ధతి సమీకరణాన్ని ఇంటిగ్రేట్ చేయండి మరియు నేను ఇంటిగ్రేటింగ్ అని చెప్పినప్పుడు నేను x0 నుండి మధ్యలో కొంత పాయింట్ x0 వరకు సంఖ్యా పరమైన ఇంటిగ్రేషన్ చేస్తున్నాను మొదటి విషయం 0x0L ఉండేలా x0 పాయింట్ ని ఎంచుకుంటాను రెండవ విషయం సమీకరణాన్ని xL నుండి క్రిందికి ఇంటిగ్రేట్ చేయండి క్రిందికి అంటే మీరు ఎడమ వైపు x0 కి వెళ్తున్నారని అర్థం మరియు మూడవ విషయం LL మరియు RR తో సరిపోలేలా చూడండి ఎడమ లేదా కుడివైపు అంటే అర్థం ఏమిటంటే ఈ పరిష్కారం ద్వారా L వచ్చింది దీని ద్వారా R వచ్చింది మరియు రెండూ లాగరిథమిక్ డెరివేటివ్ లు సరిపోలినప్పుడు ఐగెన్ ఫంక్షన్లు లభిస్తాయి దీనిని మేము మునుపటి ఉపన్యాసంలో చేసాము ఈ ఉపన్యాసంలో ఏమి చేయాలనుకుంటున్నాము అంటే x0 మరియు xL వద్ద సంభావ్యత కి చేరుకోని సాధారణ సందర్భాన్ని పరిశీలిస్తాము మేము ఇప్పుడు పరిశీలిస్తున్న కేసు సాధారణ సంభావ్యత మరియు దీన్ని మీకు ఒక ఆలోచనను అందించడం కోసం చేస్తున్నాను ఇది x మరియు నేను Vని ప్లాట్ చేస్తున్నాను ఉదాహరణకు ఇది మరింత సాధారణ పొటెన్షియల్లు కావచ్చు ఉదాహరణకు రెండు వైపులా సరళంగా పెరుగుతున్న సంభావ్యత ఇది V ఇది x మీరు ఇప్పటికే చూసిన మరొక ఉదాహరణ మరియు మేము దానిని విశ్లేషణాత్మకంగా పరిష్కరించాము మరియు మా సంఖ్యా సాంకేతికతలను తనిఖీ చేయడానికి ఇది మంచి కేస్ స్టడీగా నిరూపించబడింది హార్మోనిక్ ఓసిలేటర్ పొటెన్షియల్ 12kx2 ఈ సందర్భాలలో ఏమి జరగబోతోంది అంటే వేవ్ ఫంక్షన్ సంభావ్యత లోతుగా ఉన్న మూలానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంటుంది మీరు x అక్షం వెంట చాలా దూరం చేరుకున్నప్పుడు 0కి వెళ్తుంది కాబట్టి ఈ సందర్భాలలో జరిగేది x→±∞→0 మరో మాటలలో చెప్పాలంటే సంఖ్యా ప్రయోజనాల కోసం x పెద్ద విలువకు వెళుతుంది ఎందుకంటే సంఖ్యాపరంగా నిజంగా కి వెళ్లలేము దీన్ని కొద్దిగా భిన్నంగా చెప్తాను L ని చాలా పెద్ద విలువ గలదిగా పరిగణిస్తాము L దీనిని మునుపటి ఉపన్యాసంలో మనం పరిగణించాము ఇటువంటి సందర్భంలో ψ→0 తదుపరి స్లయిడ్లో దీన్ని చిత్రరూపంలో చూపుతాను సంభావ్యత ఇవ్వబడినది అని పరిగణిస్తాము వేవ్ ఫంక్షన్ 0 దూరంలో ఉందని అనుకుందాం కాబట్టి ఈ రెండు పాయింట్ల వద్ద ψ0 మరియు ψ0 అవుతుంది మరియు మధ్యలో ఏదో కొంత విలువ ఉంటుంది నా ఉద్దేశం ఏమిటంటే నేను ఇక్కడ అనంతమైన అడ్డంకిని ఉంచుతున్నాను మరియు వీటి మధ్య సంభావ్యత ఏమైనా కానీ నేను L గురించి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇది L ఇది L L తగినంత పెద్ద విలువ గలది కాబట్టి నిజంగా చిన్నదిగా మారింది అది నిజంగా చిన్నది అంటే 10 6 10 7 లేదా అంతకంటే ఎక్కువ క్రమంలో ఉంటుంది మీరు L ను చిన్నదిగా చేసి మీ సంఖ్యాపరమైన సమాధానంలో మీరు L ను చిన్నదిగా పరిగణించారు అనిశ్చితి సూత్రం ప్రకారం నేను L ని చిన్నగా చేస్తే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుందని నాకు తెలుసు తద్వారా పొందే ఐగెన్ విలువ కొంచెం ఎక్కువ విలువ కలదిగా ఉంటుంది కాబట్టి మీరు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు L చిన్నదిగా చేసి ఆపై దాన్ని పెంచడం ఇలా మార్పులు చేసి గమనించండి మీరు ఎనర్జీ ఐగెన్ విలువ తగ్గుతున్నట్లు చూస్తారు అది చిన్నదిగా మారుతోంది కాబట్టి ఇప్పుడు ఈ పరిచయంతో ష్రోడింగర్ సమీకరణాన్ని ఇంటిగ్రేట్ చేయడం చాలా సులభం అవుతుంది నేను ఏమి చేసాను అంటే నేను పెద్ద L పెద్ద L తీసుకున్నాను కాబట్టి నేను భారీ అనంతమైన పెట్టెను తీసుకున్నాను మరియు మధ్యలో సంభావ్యత ఇక్కడ ఉంది మధ్యలో సంభావ్యత ఎంత ఉన్నా పర్వాలేదు మధ్యలో ఒక చోట x0 ఉంది కాబట్టి మేము మునుపటి ఉపన్యాసంలో చేసినట్లుగానే నేను నుండి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించగలను నా ష్రోడింగర్ సమీకరణాన్ని ఈ వైపు నుండి ఇంటిగ్రేట్ చేయగలను మరియు మరొక వైపున వేవ్ ఫంక్షన్ 0 అని నిర్ధారించుకోండి లేదా రెండవ పద్ధతి నేను దీనిని ఈ వైపు నుండి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించగలను నేను మరొక వైపు నుండి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించగలను మరియు మధ్యలో ఎక్కడో ఒకచోట కంటిన్యూగా ఉండేలా నిర్ధారించుకోవచ్చు మేము ఇప్పుడు మా సిస్టమ్ను ఒక భారీ పెట్టెలో ఉంచబోతున్నాము ఇది x0 మరియు నేను రెండు పద్ధతులు కలిగి ఉన్నాను నేను ఇక్కడ నుండి L0 తో ప్రారంభించి దిగవన ψ 0 కి చేరుకున్నాను అవి రెండూ 0 అవుతాయి మీరు మీ ఐగెన్ ఫంక్షన్ని కనుగొన్నారు నేను చేయగలిగిన మరో విషయం ఏమిటంటే L L ఇక్కడ నుండి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించండి మరియు మధ్యలో ఎక్కడో కుడి వైపు నుండి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించండి మరియు మధ్య లో సరిపోలేలా చూడండి ఎక్కడో నిరంతరంగా ఉన్నప్పుడు మనం ఐగెన్ విలువ మరియు ఐగెన్ ఫంక్షన్ కనుగొన్నాము కాబట్టి సాధారణ పొటెన్షియల్ల కోసం ఈ 1 డైమెన్షనల్ ష్రోడింగర్ సమీకరణంలో ఇది చాలా చక్కని పరిష్కారం ఇప్పుడు కొన్ని నిర్దిష్ట పాయింట్లు ఉన్నాయి మరియు నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను మొదటి పద్ధతిని పరిగణిస్తే x L ψ0 నుండి ప్రారంభించి xL మరియు L0 వరకు వెళితే మీరు దానిని కనుగొంటారు ఇప్పుడు నేను దీన్ని చిత్రపరంగా చూపుతాను వేవ్ ఫంక్షన్ 0 నుండి మొదలవుతుంది అది మధ్యలో ఎదో ఒక విధంగా ఉండి అది క్రిందికి వస్తుంది తద్వారా అది 0కి వెళ్ళి మరియు అది మళ్ళీ పెరగడం ప్రారంభిస్తుంది ఇది క్రిందికి వచ్చి ఆపై ఇలా వెళ్తుంది కాబట్టి పెద్ద విలువ గల x వైపుకి వెళ్ళే కొద్దీ అది సరైన ఐగెన్ విలువ వద్ద 0కి వెళ్లకుండా అది పెరుగుతుంది దానికి కారణం ఉంది కారణం ఏమిటంటే ష్రోడింగర్ సమీకరణం 22mVψEψ నుండి x→∞ కి చేసుకుంటున్నప్పుడు విలువ eαx లేదా e αx గా ఉంటుంది అని మీరు కనుగొన్నారు మేము సమస్యను పరిష్కరించినప్పుడు మేము ఈ పరిష్కారాన్ని ఎంచుకుంటాము ఇది క్షీణిస్తున్న పరిష్కారం e αx నేను దానిని సంఖ్యాపరంగా పరిష్కరించినప్పుడు ఎల్లప్పుడూ కొన్ని లోపాలు కనిపిస్తాయి మరియు అందువల్ల రెండవ పరిష్కారం కూడా చిత్రంలోకి రావడం ప్రారంభమవుతుంది మీరు xకి పెద్ద విలువని ఎంచుకునే కొద్దీ అది 0కి వెళ్లవలసిన నిజమైన పరిష్కారంపై ఆధిపత్యం చెలాయిస్తుంది అందువలన మీరు దీన్ని పొందుతారు దీన్ని నివారించడానికి మేము ఎల్లప్పుడూ రెండవ పద్ధతిని ఉపయోగించడానికి ఇష్టపడతాము రెండవ పద్ధతి మీరు x L నుండి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించిన తర్వాత మీరు xL నుండి వెనక్కి ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించండి ఆపై తగిన విధంగా x0 పాయింట్ ని ఎంచుకోండి అది 0 కానవసరం లేదు ఇది ప్రిఫిక్స్ పాయింట్ కానవసరం లేదు కొన్ని మార్పులు చేస్తూ సరిగ్గా సరిపోయే పాయింట్ ని ఎంచుకోండి ఆపై మీరు ని సరిపోలండి ఉత్తమంగా సరిపోయే పాయింట్ ని ఎంచుకోండి అని నేను ఎందుకు చెప్పాను అంటే ψ→0 అయ్యేలా పాయింట్ ని ఎంచుకోవడం మంచిది కాదు బౌండరీ కండిషన్ని సరిపోల్చడానికి చాలా చిన్న విలువ లభించేలా పాయింట్ ని ఎంచుకోవడం మంచిది కాదు కాబట్టి మీరు ఇప్పుడు తగిన పాయింట్ని ఎంచుకుంటారు దాని కోసం మీరు ప్రాక్టీస్ చేయాలి మరియు మీరు సరిపోల్చాలి ఆపై మీరు సమాధానాన్ని పొందుతారు కాబట్టి మిగిలిన పద్ధతి మునుపటి ఉపన్యాసంలో అదే విధంగా ఉంటుంది నేను మిమ్మల్ని ఏమి చేయమని కోరుతున్నాను అంటే మీరు మీ ప్రోగ్రామ్లో ఒకటి మరియు రెండవ పద్ధతి రెండింటినీ ఉపయోగించి మార్పులు చేయండి మరియు మీరు మెరుగైన ప్రోగ్రామర్ను ప్రాక్టీస్ చేస్తే మీరు మరింత మెరుగైన ష్రోడింగర్ సమీకరణ పరిష్కారాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఈ పరిష్కారంలో పెరిగే సమస్య లేనప్పుడు రెండవ పద్ధతి మీకు సమాధానాన్ని ఇస్తుందని మీరు కనుగొంటారు ఇప్పుడు మీరు ఎల్లప్పుడూ సమరూపతను ఉపయోగించుకోవచ్చు అయితే సంఖ్యాపరంగా సమస్యలను పరిష్కరించడం ద్వారా మీరు సమస్య యొక్క సమరూపతను ఉపయోగించడం ద్వారా ప్రయత్నాన్ని తగ్గించవచ్చు కాబట్టి ఏదైనా సంభావ్యతను మార్చడం ద్వారా నేను x0 పరంగా సంభావ్య సౌష్టవాన్ని చేయగలను ఇది సమరూపం కాకపోతే మీరు దానిని 0 వైపుకు మార్చి దాన్ని సుష్టంగా చేసి చూడండి అప్పుడు పరిష్కారం సౌష్టవంగా ఉంటుందని లేదా ఇది యాంటీ సిమెట్రిక్ అని నాకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో నేను చేయగలిగేది ఏమిటంటే x L నుండి సమీకరణాన్ని ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించి x0 వద్ద సంఖ్య 0 మరియు x0 వద్ద సున్నా కాదు అని తనిఖీ చేయండి ఒకవేళ మీరు ఐగెన్ ఫంక్షన్ కనుగొన్నట్లయితే ఇది సిమెట్రిక్ సుష్ట ఐగెన్ ఫంక్షన్గా ఉంటుంది మీరు x L నుండి x0 వరకు ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించి తనిఖీ చేయవచ్చు మరియు x0 వద్ద ≠0 మరియు x0 వద్ద ψ0 అని తనిఖీ చేయవచ్చు అప్పుడు మీరు యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్ను కనుగొన్నారు ఇది యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్ కాబట్టి సంభావ్యత సమరూపంగా ఉన్న సందర్భంలో మీరు వేవ్ ఫంక్షన్ యొక్క ఈ సమరూపతను సగం మార్గంలో మాత్రమే ఇంటిగ్రేట్ చేసి ఆపై మీ వేవ్ ఫంక్షన్ని పొందవచ్చు ఆపై మరొక వైపు మీరు దేనికైనా సంబంధించి ఖచ్చితంగా సిమెట్రిక్ లేదా యాంటీ సిమెట్రిక్గా ఉంటుంది అని కనుగొన్నారు కాబట్టి ఇప్పటి నుండి నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే చాలా సమస్యలను ఎంచుకొని మీ ప్రోగ్రామ్లను వ్రాయండి మీరు మీ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకోవచ్చు నెట్లో అందుబాటులో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటిగ్రేటర్ ఫార్మ్ మీకు తెలుసు కానీ మిగతావన్నీ మీరే చేయండి మరియు మీరు చాలా సాధన చేయాలి అది మిమ్మల్ని చాలా మంచి ప్రోగ్రామర్గా చేస్తుంది ఈ ఉపన్యాసం ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్పాలంటే సాధారణ 1 D ష్రోడింగర్ సమీకరణాన్ని సంఖ్యాపరంగా పరిష్కరించడానికి సిస్టమ్ను పెద్ద అనంతమైన పొటెన్షియల్ బాక్స్లో ఉంచండి మరియు దాని ద్వారా నేను భారీ L మరియు L L→∞ మరియు సిస్టమ్ ఇలా ఉందని ఇప్పుడు మీకు అర్థమైంది ఇక్కడ ఎక్కడో ఉంది కాబట్టి మీరు ఈ పెట్టె యొక్క బౌండరిను చేరుకునే సమయానికి వేవ్ ఫంక్షన్ చాలా చిన్నదిగా మారుతుంది మరియు మునుపటి ఉపన్యాసంలో చేసినట్లుగా సమస్యను పరిష్కరించండి మూడవది ఇది ముఖ్యమైనది సంభావ్యత x0 గురించి సిమెట్రిక్ సుష్టంగా ఉంటే సమస్యను పరిష్కరించడంలో ప్రయత్నాన్ని తగ్గించవచ్చు x0 వద్ద బౌండరి పరిస్థితిని ఉపయోగించడం ద్వారాx0 వద్ద ψ0 ψ≠0 లేదా ψ≠0 ψ0 అనే వాస్తవాన్ని ఉపయోగించడం ద్వారా నేను దానిని వ్రాస్తాను సాధారణ సంభావ్యత కోసం ఒక డైమెన్షన్లో ష్రోడింగర్ సమీకరణం యొక్క సంఖ్యాపరమైన పరిష్కారంతో ఈ ఉపన్యాసం ముగిసింది